మానవ వనరుల నిర్వహణకు తిరిగి స్వాగతం నా పేరు ఆరాధన మాలిక్ నేను ఇప్పటివరకు మీకు కోర్సుతో సహాయం చేస్తున్నాను మనము మానవ వనరుల నిర్వహణలో మొత్తం విషయాల సమూహం నుంచి చర్చించాము హెచ్ఆర్ఎం అంటే ఏమిటి ఎలా మీరు దీన్ని వర్తింపజేయాలి వేరే శిక్షణ మరియు అభివృద్ధి పద్ధతులు మనము చివరి ఉపన్యాసం పరిహారం గురించి మాట్లాడాము ఈరోజు మనము పే సిస్టమ్స్ గురించి మాట్లాడబోతున్నాం ఒక విషయం నేను సవరించాలి పరిహారం అంటే ఏమిటి మరియు అప్పుడు కాబట్టి మనం పరిహారంకి తిరిగి వెళ్దాం మొత్తం పరిహారం పరిహారం అంటే మనం ఎలా ప్రతిఫలం చేస్తాము లేదా మేము మా ఉద్యోగులకు ఏమి ఇస్తాము దానికి బదులుగా వారు మన కోసం చేసే పనికి బదులుగా ఏమి చేయాలి సంస్థకు అందించే ఇన్పుట్లకు బదులుగా అదే పరిహారం అంటే ఇప్పుడు మనము పరిహారాన్ని ఎలా లెక్కించాలి మొత్తం పరిహారం ఆధార పరిహారానికి సమానం ఇదిప్రాథమిక జీతం అదనంగా చెల్లింపు వ్యవస్థలు క్షమించండి చెల్లింపు ప్రోత్సాహకాలు మరియు అదనపు ప్రయోజనాలు మేము వారికి ఇస్తాము లేదా అదనపు బహుమతులు వారి తోటివారి మరియు ప్రయోజనాల కంటే మెరుగైన పనితీరు కోసం మేము వారికి ఇస్తాము వారి జీవితాలను మరింత సౌకర్యవంతంగా చేయడానికి ఇతర పద్ధతులు ప్రయోజనంగా వర్గీకరించబడ్డాయి కాబట్టి అంటే మొత్తం పరిహారం కాబట్టి మేము ఈ నిబంధనలు అన్నింటిని నిర్వహించాము మేము బత్తాలు మాట్లాడాము బత్తాలు వివిధ రకాల ప్రోత్సాహకాలు కాబట్టి మీరు ఒక సమాజంలో భాగమైతే ఐఐటి ఉన్నత విద్యా సంస్థ వంటిది ఇది పెద్ద సంస్థ అనేక వేల మంది ఉద్యోగులు మరియు విద్యార్థులతో మరియు అందరూ ఉంటారు కాబట్టి మేము క్యాంపస్లో ఉంటాము మాకు చాలా మంచి గృహ సౌకర్యాలు ఉన్నాయి మన సొంతం ఆసుపత్రి మా సొంత మార్కెట్ కాబట్టి ఇవే మావద్ద ఉన్న అవసరాలు నా ఉద్దేశ్యం ఇవి సౌకర్యాలు ప్లస్ ఎందుకంటే మేము ఉద్యోగంలో ఉన్నాము ఉద్యోగంలో రోజుకు 24 గంటలు వారానికి ఏడు రోజులు మాకు సెలవు సమయం ఉంది మాకు సెలవు ప్రయాణ రాయితీ కూడా లభిస్తుంది కాబట్టి ఇవన్నీ ప్రోత్సాహకాలు మేము వాటిని పిలుస్తున్నప్పుడు ఇది పూర్తి రూపం అనగా బత్తాలు అప్పుడు మేము నిన్న మాట్లాడినట్లు దాని గురించి మీకు తెలుసా మీరు ఒక సంస్థలో ఉంటే అది ఏదో చేస్తుంది అది ఏదైనా తయారు చేయండి అవి మీకు ఉపయోగపడితే మేము మీకు ఉచితంగా ఇస్తాము కాబట్టి అవి అన్ని ప్రోత్సాహకాలు అప్పుడు మరొక విషయం నేను సవరించాలి అనుకుంటున్నాను దగ్గు నన్ను క్షమించు ఈక్విటీ ఈక్విటీ అంటే మనకు ఉన్న సరసమైన భావం మీకు తెలుసా మేము డబ్బులు తీసుకుంటున్నాము సరిపోతుంది నేను ఏమి పొందుతున్నాను నేను ఏమి చేస్తున్నాను నాకు పరిహారం ఇస్తున్నారా సరిపోతుంది నేను పనిచేస్తున్న సంస్థ నా పనిని గుర్తించి నాకు తగిన పరిహారం ఇస్తున్నారా అది న్యాయము న్యాయం యొక్క భావం మన మనస్సులలో మరియు దానిని ఈక్విటీ అంటారు నా ఉద్దేశ్యం నా వైపు నుంచి మొత్తం ఉత్పత్తి ఎలా ఉంది లేదా అవుట్పుట్ సంస్థ నా నుంచి చూసే సమానమైన లేదా న్యాయమైన లేదా సమతుల్యతతో సంస్థ నాకు దాని కోసం ఇస్తున్నది కాబట్టి అక్కడ ఒక విధమైన సమతుల్యత ఒక విధమైన సరసత ఏమైనా గురించి చూడగలిగే సంస్థలో నేను పెడుతున్నాను వారు చూడగలిగే సంస్థ మరియు దానికి బదులుగా వారు నాకు ఏమి చేస్తున్నారు ఈ రెండు తగిన సమతుల్యత మరియు అంటే ఈక్విటీ అంటే ఆల్రైట్ కాబట్టి మనము వివిధ రకాల ఈక్విటీ గురించి మాట్లాడాము మనము సరసమైన వేతనం గురించి మాట్లాడాము పరిహార ప్రణాళికను అభివృద్ధి చేయడానికి వివిధ ప్రమాణాల గురించి కూడా మాట్లాడాము సంస్థ పరిహారం అంతా నాకు ఇస్తుంది ఇది సేవలు ఇది ప్రయోజనాలు ఇది సంస్థ నుంచి నాకు లభించే అదనపు విషయాలు ఇవన్నీ పరిహారంగా అర్హత పొందుతాయి మరియు పే జీతం ద్రవ్య పరిహారాన్ని సూచిస్తుంది ద్రవ్యం నాకు లభిస్తుంది డబ్బు యొక్క బాగా పరిహారం ఏమైనా నేను చేస్తాను కాబట్టి మనము పరిహారం యొక్క ప్రణాళిక అభివృద్ధికి కొన్ని ప్రమాణాలు చర్చించాము పరిహారం అని నిర్ధారించడానికి మనము ఉపయోగించగల కొన్ని నమూనాల గురించి కూడా మాట్లాడాము సంస్థ కు మరియు మాకు రెండింటికీ న్యాయంగా అనిపిస్తుంది మరియు మనము ఈక్విటీని సమతుల్యం చేయడం గురించి మాట్లాడాము నేను మీకు ఒక ప్రశ్న ఇచ్చాను మీరు తరగతిలో మీ స్నేహితులతో చర్చించగలరు సరైన లేదా తప్పు సమాధానాలు లేవు కానీ ఇది విమర్శనాత్మక ఆలోచనను ఉత్తేజపరచడం భవిష్యత్ ఆలోచనను ఉత్తేజపరచడం మిమ్మల్ని కనుగొనడానికి ప్రేరేపించడం ఎన్నోఅవకాశాలు ఉండవచ్చుఈ ప్రశ్న యొక్క ఉద్దేశం అవుతుంది మరియు వారి ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు ఏమైనా కావచ్చు పరిహార ప్రణాళికలు మరియు వ్యాపార ప్రణాళికల వ్యూహాత్మక సమైక్యత గురించి కూడా మనము మాట్లాడాము మరియు ఇది ఏదో ఈ తరగతి ద్వారా నేను బలోపేతం చేయాలనుకుంటున్నాను మనము నాకు సమయం పరిమితం అని తెలుసు నేను విషయాలను సమర్పించుకుంటున్నాను కానీ ఏదైనా సంస్థకు వ్యాపార ప్రణాళిక అనేది ఒక ప్రణాళిక ఆ సంస్థ ఒక లాభాపేక్ష లేని వ్యాపార సంస్థ చేయడానికి కొంత లాభం మొత్తాన్ని కలిగి ఉంటుంది డబ్బు వనరులు సమయం పరంగా వారు ఎంత పెడుతున్నారో వారికి తెలుసు మరియు ఏది ఏమైనా వారు కార్యచరణ చివరిలో ఈ విషయాలను మరింత పొందాలని లక్ష్యంగా పెట్టుకొని ఉండాలి అంటే లాభం ఎలా నిర్వహించబడుతుంది అవుట్ఫుట్ మరియు ఇన్పుట్ మధ్య సానుకూల వ్యత్యాసం లాభం మీ అవుట్ఫుట్ మీ ఇన్పుట్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మీరు దానిపై లాభం పొందారు కాబట్టి మనము వ్యాపార ప్రణాళిక గురించి మాట్లాడేటప్పుడు వ్యాపార ప్రణాళిక తప్పనిసరిగా మాట్లాడుతున్నాము సంస్థ నుండి మరింతగా బయట పడటం గురించి మనం ఏదైనా డబ్బు శక్తి సామర్థ్యం పునరావృతం ఏమైనా కాబట్టి మనము వ్యాపార ప్రణాళిక గురించి మాట్లాడేటప్పుడు మన ఆ లాభాలను ఎలా సాధించగలమో దాని గురించి మాట్లాడుతున్నాము మరియు మనము పరిహార ప్రణాళిక గురించి మాట్లాడేటప్పుడు మనం మాట్లాడుతున్నాము మనము ఉద్యోగులకు వారి సేవలకు బదులుగా ఏమి ఇస్తాము మరియు చివరికి మనకు మా వ్యాపార ప్రణాళిక మరియు పరిహార ప్రణాళిక ఒక పద్ధతిలో ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది మాకు మొత్తం లాభం సాధించడానికి సహాయపడుతుంది మన జీతాలు చెల్లించకూడదు మీకు తెలుసా మేము మా ఉద్యోగులను చూసుకోవాలి కానీ మేము వారికి అంతగా చెల్లించలేము మనం చేయలేము మన నుండి సంస్థకు ఎటువంటి ద్రవ్య లాభం లేదు మేము పెద్ద మొత్తంలో డబ్బును అమ్మడం ద్వారా పొందలేము మీకు తెలుసా ఏమైనా మనము సృష్టిస్తున్నాము ఇది ఒక ఉత్పత్తి కావచ్చు ఇది ఒక సేవ కావచ్చు కాబట్టి ఏమైనాఅదే సమయంలో పరిహారం మేము మా ఉద్యోగులకు ఇస్తాము అది చాలా తక్కువగా ఉండకూడదు కాబట్టి అవి మనకోసం పనిచేయవు వారు ఇతర సంస్థలకు వెళతారు వారు చూస్తారు సంస్థ ఉనికిలో అన్యాయం ఉందని వారు అనుభూతి చెందకూడదు వారు సరే అని చెబుతారు మీరు చాలా డబ్బు సంపాదిస్తున్నారు నేను దానిలో ఒక శాతాన్ని ఎందుకు పొందలేను కాబట్టి ఒక విధమైన బ్యాలెన్స్ కొంత నిష్పత్తి ఉండాలి ఉద్యోగులు దానిని అర్థం చేసుకుంటారు సంస్థ చాలా డబ్బు సంపాదించాలి ఇది చాలా తక్కువగా ఉండకూడదు తద్వారా సంస్థ అలా జీవించలేదు ఇది చాలా ఎక్కువగా ఉండకూడదు తద్వారా సంస్థ యొక్క ఉద్యోగులు మందగించినట్లు భావించరు లేదా అన్యాయంగా ప్రవర్తించరు మరియు అదే ఈ మొత్తం వ్యూహాత్మక సమైక్యత అంటే మేము మా ఉద్యోగం నుంచి నిబద్ధత పొందడం అవసరం మేము వాటిని పొందాలి పని పద్ధతిలో చేయగలుగుతాము కాబట్టి ఏమైనా వారు చేస్తారు మేము లాభాలను పొందడం ముగుస్తుంది ఈరోజు మనము పే సిస్టం గురించి మాట్లాడబోతున్నాం అదే మూలాలు పే సిస్టం యొక్క అవలోకనం మెకానిక్స్ పే సిస్టం మెకానిక్ వ్యవహరిస్తుంది పే సిస్టమ్స్ ఎలా రూపొందించబడ్డాయి ఏమి వెళుతుంది వారికి సహాయం చేయడం కాబట్టి పే సిస్టం పని చేయడానికి మన దగ్గర నవీకరించబడింది మన ఉద్యోగ వివరణలు మనం ఉంచాలి ఇప్పుడు మనము మునుపటి తరగతిలో ఉద్యోగ వివరాల గురించి మాట్లాడాము ఒక ఉద్యోగ వివరణ స్పష్టంగా ఉంది ఒక నిర్దిష్ట కార్యాచరణకు అవసరమైన దానికి వివరణాత్మక వివరణ సరే ప్రత్యేకమైన కార్యాచరణ ఎలా జరుగుతుంది అదే ఉద్యోగ వివరణ మనకు అవసరం మరియు ఈ ఉద్యోగ వివరణలు కాలంతో పాటు పరిశ్రమ యొక్క డిమాండ్లతో ఉద్యోగుల అవసరాలతో అభివృద్ధి చెందుతాయి మరియు మనము ఈ ఉద్యోగ వివరణలను నవీకరించాలి ఏమి జరుగుతుందో మనము చూడవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఒక ఒక ఉద్యోగి చేయవలసింది ఎక్స్ అని మనము అనవచ్చు కానీ ఇంకేదో వస్తుంది మరియు ఉద్యోగి వై కూడా చేయవలసిన అవసరం ఉంది నేను మీకు ఇస్తాను ఉదాహరణకు నా సొంత వృత్తి నుండి మేము ఉన్నత విద్యా సంస్థలో చేరినప్పుడు మాకు ప్రాథమిక బాధ్యతబోధన మరియు పరిశోధన అని చెప్పబడుతుంది కాబట్టి మేము తరగతిలో బోదిస్తాము మరియు మేము కొంత జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తాముఅది క్రమశిక్షణ పరిణామానికి దోహదం చేస్తుంది మేము ఒక భాగం మరియు మాకు నిర్వాహకులు ఉన్నారు మరియు మేము సంస్థలో భాగమైనప్పుడు మరింత పరిపాలన బాధ్యతలను మేము తీసుకుంటాము లేదా మాకు పరిపాలన బాధ్యతలు ఇవ్వబడుతుంది ఎందుకంటే మీకు తెలుసా మా పాత్ర గాని మా ప్రమేయం గాని విద్యార్థుల జీవితాలలో మార్పులు లేదా విభాగం యొక్క పరిణామంలో లేదా ఇన్స్టిట్యూట్లో మేము సహాయం చేయాల్సిన అవసరం ఉంది మరియు కాబట్టి దీన్ని చేయడానికి మాకు నైపుణ్యం మరియు మా అనుభవం ఆధారంగా వివిధ ప్రాంతాలలో లేదా ఎందుకంటే తక్కువమంది ఉన్నారు వారు దీన్ని చేయగలరు బాధ్యత పరంగా మనకు పర్యవేక్షణ వస్తుంది చివరికి మేము ప్రతిదీ చేయడం ముగుస్తుంది ఇదే మా ఉద్యోగ వివరణలో భాగం కాదు ఇది అప్పుడప్పుడు పరిపాలన బాధ్యతలు కొన్ని సంస్థలు రాస్థాయి కొన్నిరాయవు కానీ ఆ సందర్భం మారుతుంది కాబట్టి కాలక్రమేణామనం చూసినప్పుడు మొదట్లో బోధన బోధన మాత్రమే అప్పుడు దానికి పరిశోధన చేర్చబడింది కాబట్టి ఇది బోధన మరియు పరిశోధన బహుశా మరియు నెమ్మదిగా స్వయంప్రతిపత్తి సంస్థలు లేవు మీకు పరిపాలన బాధ్యతలు కూడా ఉండాలి సాంప్రదాయ విశ్వవిద్యాలయ వ్యవస్థలు ప్రత్యేక నిర్వాహకులను కలిగి ఉన్నారు కాబట్టి కానీ ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒక విధమైన మీకు తెలుసా మేము ప్రతిదీ చేస్తున్నాము కాబట్టి మళ్లీ ఇది సంస్థ నుండిసంస్థకు మారుతుంది నీకు తెలుసు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మార్చండి మరియు తద్వారా ఉద్యోగం యొక్క మార్పు వివరణ వచ్చేట్టు అది చేస్తుంది ప్రతి ఉద్యోగం యొక్క ముఖ్యమైన లక్షణాలను గుర్తించడం ఉద్దేశాలు కాబట్టి ఆ సాపేక్ష ఉద్యోగాల విలువ నిర్ణయించవచ్చు వేర్వేరు ఉద్యోగాలు ఆక్రమించడం ప్రారంభించండి వేరే ప్రారంభం మీకు తెలుసు విభిన్న విషయాల అర్థం ఉదాహరణకు ఒక వ్యాపార పాఠశాలలో బోధన ఎంత ముఖ్యమో పరిపాలన కూడా అంతే ముఖ్యం మరియు ఇది పరిశోధనవలె ముఖ్యమైనది బహుశా పూర్తిగా పరిశోధన ఆధారిత సంస్థ లేదా పరిశోధన ఆధారిత విభాగం ఒక విశ్వవిద్యాలయంలో పరిపాలన అంత ముఖ్యమైనది కాకపోవచ్చు మాకు బిజినెస్ స్కూల్ ఉపాధ్యాయులుగా మా విద్యార్థులను ఉద్యోగులుగా ఉంచడం నిర్ధారించుకోవడం మా ర్యాంకింగ్లో అగ్రస్థానంలో ఉన్నాయి మిగిలిన పని కూడా అంతే ముఖ్యం బహుశా ఒక సైద్ధాంతిక శాస్త్రవేత్త కోసం అది అలా ఉండకపోవచ్చు ప్లేస్మెంట్ చివరికి జరుగుతుంది ఒక వ్యాపార పాఠశాలలో ప్లేస్మెంట్ జరగకపోతే దాని ర్యాంకింగ్లో తగ్గుతాయి మరియు మీ పాఠశాల రేపు మూసివేయబడ్డవచ్చు కాబట్టి ఇది మారుతుంది మరియు పరిశ్రమ యొక్క అవసరాలను బట్టి విధమైన విషయాలు వేరే ఆకారంలో ఉంటాయి మరియు కాబట్టి ఈ ఉద్యోగం మరింత ముఖ్యమైనది గుర్తింపు మరియు నిర్వచనం మరియు బరువు పరిహార కారకాలు మేము ఏదైనా ఉద్యోగం యొక్క ఆ అంశాల గురించి పరిహార కారకాల గురించి మాట్లాడాము లేదా మా ఇన్పుట్ల యొక్క అంశాలు ఏదైనా ఉద్యోగానికి పరిహారం చెల్లించాలి ఉదాహరణకు మీరు ఎక్కువసేపు మేలుకొని ఉండగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు మరియు ఎక్కువ గంటలు ఉత్పాదకం గా ఉండండి మరియు మీకు చాలా శారీరక బలం ఉంది ఇప్పుడు మీకు ఈ రెండు నైపుణ్యాలు ఉన్నాయి మీరు మీ సంస్థకు తోడ్పడవచ్చు కానీ మీరు శ్రమ సేవలో ఉంటే ఒత్తిడిలో సమర్థవంతంగా ఎక్కువ కాలం పని చేయగల మీ సామర్థ్యం లేదా మీరు వైద్య వృత్తిలో ఉంటే ఉదాహరణకు మీరు డాక్టర్ అయితే ఎక్కువ గంటలు పని చేయగల మీ సామర్థ్యం ఎక్కువ గంటలు సమర్థవంతంగా పని చేయండి మరియు మీకు తెలుసా చాలా తక్కువ నిద్ర సమయంతో చేయండి బహుశా సంస్థకు చాలా విలువను ఆఫర్ చేయండి కానీ భారీ వస్తువులను ఎత్తే మీ సామర్ధ్యానికి విలువ లేదు మీరు దానిని ఉద్యోగానికి తీసుకురావచ్చు కానీ సంస్థకు అది అవసరం లేదు కాబట్టి వారు మీకు పరిహారం ఎవరు వాళ్లు సమర్థవంతంగా ఎక్కువ కాలం పని చేసినందుకు మీకు పరిహారం ఇస్తారు అదేవిధంగా తయారీ పరిశ్రమలో ఉంటే దుకాణం అంతస్తులో పని చేస్తున్నారు అప్పుడు మీరు ఎత్తడానికి భారీ విషయాలు అవసరం మీరు నడవాలి మీరు చాలా విషయాలు చేయవలసి ఉంది లేదా మీరు పర్యాటక గైడ్ అయితే ఉదాహరణకు మీరు నడవాలి మీకు తెలుసా కొన్ని సార్లు మైళ్ళు మరియు మైళ్ళు ప్రజలకు మళ్లీ మళ్లీ చూపిస్తుంది మరియు నడవడానికి శారీరక బలం అవసరం చాలా సమయంచాలా ముఖ్యమైనది చివరి గంటల వరకు దూరంగా ఉండటం ఎందుకు ఎందుకంటే షాప్ ఫ్లోర్ ఒక కర్మాగారంలో బహుశా ఐదు గంటలకు మూసివేయబడుతుంది మీరు ఐదు గంటలకి ఇంటికి వెళ్లాలి కాబట్టి మీరు మేల్కొని ఉండకలిగినప్పటికీ తెల్లవారుజామున రెండు గంటల వరకు అది సంస్థకు విలువైనది కాదు ఒక టూరిస్ట్ గైడ్ ఐదు గంటలకు మూసివేయబడిన వ్యక్తులు స్మారక చిహ్నాలను చూపిస్తుంది రాత్రి ఒకటి లేదా రెండు వరకు మెలకువగా ఉండండి మరియు ఉదయం నాలుగు గంటలకు లేవచ్చు మళ్లీ మరియు పనులు ప్రారంభించండి కానీ ఈ వ్యక్తి తన ఉద్యోగానికి నివేదించలేడు సుమారు ఉదయం 9 వరకు లేదా ఉదయం 10 కాబట్టి ఈ సామర్థ్యంతో సంస్థ ఏమి చేయబోతోంది ఈ సమయంలో మేల్కొని ఉండండి మరియు సమర్థవంతంగా ఉండండి కాబట్టి సామర్థ్యం ఉన్నప్పటికీ సంస్థకు ఇది అవసరం లేదు మరియు వారు మీకు పరిహారం ఇవ్వరు దీని అర్థం పరిహార కారకాలు మరియు ఇది చాలా ముఖ్యం మేము ప్రతి ఉద్యోగానికి పరిహార కారకాలను నవీకరించి ఉంచుతాము ఎందుకు ఎందుకంటే ఉద్యోగ వివరణ మారుతుంది రాజకీయ వాతావరణంలో మార్పు ఆర్థిక వాతావరణంలో ఉద్యోగం యొక్క అవసరాలు సంస్థ యొక్క సంస్కృతి మొదలైనవి మేము కూడా తీసుకోవాలి ఉద్యోగ మూల్యాంకన పద్ధతి వివిధ ఉద్యోగాల మూల్యాంకనం యొక్క పద్ధతి మనం మాట్లాడుకుందాం వీటి గురించి కొంచెం సేపు తరువాత మాకు పే సర్వేలు కూడా ఉన్నాయి పరిశ్రమ వేరు వేరు ఉద్యోగులకు పలు రకాల పనులకు ఎలా చెల్లిస్తుందో మేము సర్వే చేస్తున్నాము వారు చేస్తారు కాబట్టి ఈ సర్వేలు చేయడం ద్వారా మేము ఉద్యోగాలను బెంచ్ మార్క్ చేయగలుగుతాము మేము కొంచెం సేపు తరువాత బెంచ్ మార్కింగ్ గురించి మాట్లాడతాము కాబట్టి సర్వేలు ఏమి చేస్తాయి వారు మాకు బెంచ్ మార్క్ ఉద్యోగాల సహాయం చేస్తారు మార్కెట్ పోకడలతో సన్నిహితంగా ఉండటానికి అవి మాకు సహాయపడతాయి మాకు పే నిర్మాణం కూడా ఉంది మేము ఎలా నిర్ణయిస్తాం ఎవరికి లభిస్తుంది ఎంత జీతం మేము ఎలా నిర్ణయిస్తాం మీకు తెలుసా ప్రజలను ఒకే వర్గంలోకి ఎలా సమూహపరచాలి ఉదాహరణకు నా వృత్తిలో ఎవరు అసిస్టెంట్ ప్రొఫెసర్ అవుతారో మీకు తెలుసా మరియు ఎవరు అసోసియేట్ ప్రొఫెసర్ అవుతారు మరియు ఎవరు పూర్తి ప్రొఫెసర్ అవుతారు కాబట్టి మీకు తెలుసా కొన్ని నిర్వచించే ప్రమాణాలు ఉన్నాయి మీరు ఈ అర్హతలతో వస్తే మరి ఇది ఉంటే మీ అవుట్ఫుట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అవుతారు మీరు తదుపరి స్థాయికి వెళ్లాలనుకుంటే మీరు తప్పనిసరిగా ఏ బి సి డి మరియు ఈ ప్రమాణాలను నెరవేర్చాలి ఆపై మీరు ఇతరులతో పోటీ పడతారు బహిరంగ పోటీ ద్వారా ఎవరు సాధించారు మీ పాత్రలో మీరు సహాయ ఆచార్యులు సాధించారు ఆపై మేము ఉత్తమ అభ్యర్థిని ఎన్నుకుంటాం మరియు వాటిని ఉంచండి ఆమెను లేదా సహా ఆచార్యుడుగా ఉంచండి కాబట్టి ఎదుగుదల ఆ సమయంలో పెద్దది కానీ పే స్ట్రక్చర్ నిర్ణయించబడుతుంది మరొక మార్గం మీ అవుట్ ఫుట్ మీరు ఎంత జీతం పొందుతారు మరియు మీరు ఉంటే చాలా ఎక్కువ అవుట్ ఫుట్ ఉత్పత్తి చేయగలుగుతారు అప్పుడు మీరు అర్హత పొందవచ్చు పోటీ పడవచ్చు జీతం నిర్మాణం యొక్క తదుపరి స్థాయి ఇది మళ్లీ మరింత స్పష్టంగా మరియు మరింత ఆకర్షణీయంగా ఉంది వేరే హోదా ద్వారా దానికి కేటాయించబడుతుంది సాంప్రదాయ ఉద్యోగ ఆధారిత పరిహార నమూనా సంప్రదాయకంగా ఉంటుంది పరిహారం మీరు సంస్థకు ఏమి ఇస్తారో నిర్ణయించారు లేదా నిర్ణయించారు కాబట్టి ఇది ఒక ఫంక్షన్ ఉద్యోగం యొక్క లక్షణాలు ఏమిటి ఉద్యోగం ఎలా నిర్వచించబడింది పరిహార కారకాలు నేను మీకు వివరించాను సంస్థ మీకు చెల్లించేది ఏ రకమైన ఉత్పత్తి సంస్థ మీకు చెల్లిస్తుంది ఉద్యోగ మూల్యాంకనం ఉద్యోగాల విలువైన విలువను రేటు చేయడానికి దీనిలో ఏ ఉద్యోగాలు మరింత ముఖ్యం తక్కువ ప్రాముఖ్యత ఏమిటి మీకు తెలుసా మీరు ఏమి చేయగలరు ఏమీ లేకుండా మీరు ఏమి చేయలేరు ఏమి లేకుండా ఉద్యోగ సోపానక్రమం మళ్లీ పెద్ద అమరికలో వివిధ ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఉద్యోగాల్లో అటాచ్డ్ పే రేట్లు సంస్థలో పరిశ్రమలో పే రేట్లను అటాచ్ చేయడానికి పే నిర్మాణాలు మీరు గ్రేడ్ స్థాయిల ప్రకారం ఉద్యోగాలను వర్గీకరించాలి అని నిర్ణయించుకుంటారు ఉదాహరణకు మేము అందరం మీకు తెలుసు మాకు పెద్ద సంఖ్యలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు కానీ మా అందరికీ ఒకేలా జీతం రాదు మేము సంస్థలు పనిచేసిన సంవత్సరాలపై ఆధారపడి ఉంటుంది కొన్ని సంస్థలు ఇది కూడా అవుట్ఫుట్ ద్వారా నిర్ణయించబడుతుంది మీకు ఉంది ఈ పరంగా పరిశోధన అక్షరాల సంఖ్య మీరు ప్రచురిస్తారు మీరు ఎక్కడ ప్రచురిస్తారు ఎంతమంది విద్యార్థులు మీ కింద పిహెచ్డి చేశారు మీరు ఎన్ని సమాచారంకోరు వ్యవస్థలను తీసుకువస్తారు ఇవన్నీ మీరు ఎంత జీతం పొందాలో నిర్ణయిస్తాయి కాబట్టి వీటిని వర్గీకరించారు మీరు ఓకే గ్రేడ్లో ఉన్నారు కానీ అక్కడ కూడా భిన్నంగా వర్గీకరణలు ఉంటాయి ప్రతి ఉద్యోగానికి వ్యక్తిగత పరిధిలో ఒక పరిధిలో కేటాయించడం కాబట్టి అసిస్టెంట్ ప్రొఫెసర్లలో ఎవరు పొందుతారు ఏమి నీకు తెలుసు మరి నిర్ణయించబడింది అని అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ x నుండి వై మధ్య ఎక్కడైనా పొందుతారు కానీ దానిలో కూడా మీరు ఎంత పొందుతారు అనేది మీ అవుట్ ఫుట్ పై ఆధారపడి ఉంటుంది మరియు అది మీ అవుట్పుట్ను సంస్థ ఎలా ఉందో మీకు తెలుసు మరియు ఇది మార్గం సాంప్రదాయకంగా పరిహార ప్రణాళికలు నిర్వహించబడ్డాయి వారు ఈ విషయాలన్నింటిని పరిగణనలోనికి తీసుకుంటారు ఉద్యోగ మూల్యాంకనంని ప్రభావితం చేసే విభిన్న విధానం సమస్యలు ఏమిటి మన ఉద్యోగాలను ఎలా అంచనా వేస్తాము మొదటిది ఏమిటంటే నిర్వహణ ఉద్యోగాల మధ్య తేడాలను ఎలా గ్రహిస్తుంది ఇంతవరకు ఉదాహరణకు మిస్టర్ రతన్ టాటా కారును నిర్మించాలని నిర్ణయించుకున్నాడు ఒక భావన మీకు తెలుసా ఎవరు ప్రత్యామ్నాయంగా వచ్చారు సరసమైన ప్రత్యామ్న్యాయంతో ద్విచక్ర వాహనాలపై కుటుంబాలను రవాణా పద్ధతిలో మార్చడం అనే భావనతో కాబట్టి మిస్టర్ రతన్ టాటా ఒక కారు ఉండాలి అని నిర్ణయించుకున్నారు చిన్నది కానీ ఆ కుటుంబానికి వసతి కల్పించగలగాలి ఇది సురక్షితంగా ఉండాలి ఏ విధంగా భారతదేశంలో ప్రజలు ద్విచక్ర వాహనాలను ఉపయోగించారు నీకు తెలుసా మొత్తం కుటుంబం నలుగురు ఐదుగురు వ్యక్తులు ఒక 2 చక్రాలలో కుటుంబం చాలా ప్రమాదకరమైనది మరియు అదే రహదారిపై ఇతర వాహనదారులకు చాలా చాలా ప్రమాదకరమైనది ఒక భావనతో వ్యక్తి వస్తాడు ఈ భావనను అంగీకరించడానికి ఇతరులను ఇతర వాటాదారులను పొందుతుంది పని విభజిస్తుంది ఎవరో కారు రూపకల్పన చేస్తున్నారు ఎవరో కారు యొక్క ఆర్థిక సాధ్యాసాధ్యాలను రూపొందిస్తున్నారు ఎవరో కారు దృఢత్వం రూపకల్పన చేస్తున్నారు ఎవరు డిజైన్ చేస్తున్నారు ఎవరు గుర్తించడం ఏం చేస్తున్నారు కారు లక్ష్య వినియోగదారులకు ఎలా విక్రయించాలలో మొదలైనవి అప్పుడు ఆ వ్యక్తులు దానిని వివిధ భాగాలుగా విచ్ఛిన్నం చేస్తారు కాబట్టి కారును రూపకల్పన చేసే వ్యక్తి ఉదాహరణకు అతని లేదా ఆమె బృందాన్నిఅడగవచ్చు మీకు తెలుసా లేదా తలుపులు రూపకల్పన చేసే పనిని ఒక వ్యక్తికి కేటాయించవచ్చు మరియు అంతర్భాగాలు మరొక వ్యక్తికి మరియు ఇంజన్ మూడవ వ్యక్తికి మరియు మరొక వ్యక్తికి బూట్ మరియు కాబట్టి మీకు తెలుసు డిజైన్ ఎలా విభజించబడింది మరియు అప్పుడు ఈ వ్యక్తులు చివరకు మీకు తెలుసా వారు బహుశా ఆకారాలు ఎలా తయారవుతాయనే దానిపై వారి సొంత సిబ్బంది బృందం పనిచేస్తుంది మరియు కారులో కొన్ని గుబ్బలు చేయడానికి ఏ రకం ఫైబర్ గ్లాస్ ఉపయోగిస్తారు ఎలాంటి మ్యూజిక్ సిస్టం కారులో పెట్టాలి మరియు ఇవన్నీ వేర్వేరు వ్యక్తులతో ప్రజలు సమన్వయం చేస్తారు ఇప్పుడు టాటా నానో భావనతో మొదట వచ్చిన వ్యక్తికి తెలుసు ఇవన్నీ జరుగుతున్నాయి కానీ వీటిలో ప్రతి ఒక్కటి వివిధ వ్యక్తులు మరియు గ్రహించకపోవచ్చు ఈ ఉద్యోగాలలో ఏది ఇతర వాటి కంటే ముఖ్యమైనదో తెలియకపోవచ్చు మరియుఈ ఉద్యోగాలకు దిగువ స్థాయిలో ఎలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందో కాబట్టి మీకు తెలుసు తేడాలు తెలియజేయాలి వాటిని అర్థం చేసుకోవాలి వారు గ్రహించి ఉండాలి మరియు ఎవరో అతనికి బ్రీఫింగ్ చేయాలి కానీ ఇప్పటికీ కాబట్టి మీకు తెలుసా మీరు ఎలా నిర్ణయిస్తారు ఏ ఉద్యోగాలు డిజైనింగ్ ఉద్యోగం డోర్ హ్యాండిల్ ఉదాహరణకు భిన్నంగా ఉంటాయి కారు కోసం బంపర్ రూపకల్పన చేసే పని మరియు ఇది భిన్నంగా ఉంటుంది కారు వెనుక సీటు డిజైనింగ్ ఉద్యోగం మరియు వీటిలో ఇతర వాటి కంటే ఏది చాలా ముఖ్యమైనది మరి ఎలా ప్రజలకు పరిహారం చెల్లించాలి ఆపై ఈ తేడాలను నమ్మకంగా ఉద్యోగులకు సంభాషించే సామర్థ్యం తెలియజేయాలి ఉదాహరణకు ఇంజన్ ఎక్కువ వివిధ భాగాలను రూపకల్పన చేసే వ్యక్తి కంటే కారు లోపల భాగాలను రూపొందించే వ్యక్తికి ఎక్కువ చెల్లించినట్లైతే అప్పుడు మీరు వారిని ఒప్పించాలి అలా ఉంది కారు యొక్క సున్నితమైన పనితీరు కోసం ఉద్యోగం చాలా ముఖ్యమైనది కావచ్చు పదార్థం ఇంటీరియర్ ఎలా ఉంటుంది కానీ అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే కారు నడుస్తుందా లేదా అనేది నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తున్నాను మరియు ప్రజలు గ్రహించాలి మీకు తెలుసా చాలా ముఖ్యమైనది ఏమిటో కాబట్టి ఈ తేడాలను వేర్వేరు ఉద్యోగులకు తెలియజేయాలి మరియు ఉద్యోగులు దాని గురించి ఒప్పించాలి అంటే ఈక్విటీ అంటే ఏది మనము మునుపటి తరగతిలో దీని గురించి మాట్లాడాము మరియు ఉద్యోగాల ప్రస్తుత మరియు భవిష్యత్తు స్థిరత్వం ఇప్పుడు స్థిరత్వం ఉద్యోగాలు ఉదాహరణకు టెక్నాలజీ పరిశ్రమలో చాలా తక్కువ నాకు తెలియదు మీలో ఈ కోర్సు తీసుకుంటున్న వారు అంతర్జాలం పూర్వ తరం వారు ఎంతమంది ఉన్నారు నేను అంతర్జాలం లేకుండా పెరిగాను నా వరకు మీకు తెలుసా మొదటిసారి నేను ఇంటర్నెట్ను 25 24 లేదా 25 5సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఉపయోగించాను మీకు తెలుసా మరియు అప్పటివరకూ నా ఉద్దేశ్యం ఇంటర్నెట్ ఏమిటో మాకు తెలియదు మరియు అది ఏమి చేయగలదు మరియు మేము ఇంటర్నెట్ను చూసాము కంప్యూటర్ ద్వారా ప్రజలను కనెక్ట్ చేసే పద్ధతి నుండి మొత్తం బంచ్ చేయడం నా మాస్టర్ థిస్ఇస్ చేతితో రాశాను 4 వేర్వేరు నగరాల్లో ఆరు లేదా ఏడు వేర్వేరు లైబ్రరీలకు వెళ్లడం ద్వారా ఫోటో కాపీ చేయడం చాలా ఖరీదైనది మరియు పొందడం చాలా కష్టం కాబట్టి మేము లైబ్రరీల్లో కూర్చుంటాము మరియు కాగితం తర్వాత కాగితంలో రాస్తాము ఆపై వారు సమాచారాన్ని పొందవచ్చు ఇప్పుడు నేను ఏమి చేయాలో నేను 4 ముఖ్య పదాలను టైప్ చేస్తాను మరియు నాకు ఒక మిలియన్ స్పందనలు లభిస్తాయి 10 20 30 లక్షల స్పందనలు ఉండవచ్చు దానితో నేరుగా ముడిపడి ఉంటాయి కాబట్టి మేము ఈ పరివర్తనను చూసాము మరియు పాత టెక్నాలజీకి చాలా classic ఉదాహరణ ఫ్లాఫీ డిస్క్ అది వచ్చి వెళ్ళింది విసిఆర్ లు వీడియో కేసెట్ రికార్డులు విసిఆర్ లు వచ్చినప్పుడు మేము పిల్లలం మరియు మేము ఓ అని గొప్పగా చెప్పాము మీరు నిజంగా ఏదో రికార్డ్ చేయవచ్చు ఆపై ఇది ఉంది హ్యాండిల్ హ్యాండీ కామ్ భారీ విషయం మరియు మీరు విషయాలను రికార్డ్ చేయవచ్చు మరియు మాకు ఆడియో క్యాసెట్లు ఉన్నాయి మరియు మీకు తెలుసా టేప్ బయటకు వస్తుంది మరియు మా పెన్సిల్ను అంటుకుంటుంది మరియు మేము ఆ వస్తువులను చుట్టేస్తాము మరియు వారు వచ్చి వెళ్లారు మరియు నా తండ్రి తరం వారు ఈ విషయాలు చూశారు రండి మరియు వారు దీనికి ముందు ఒక కాలం చూశారు మరియు వారికి ఆడియో క్యాసెట్లు ఒక కొత్తదనం ఇప్పుడు మాకు మొత్తం పెద్ద ఆడియో క్యాసెట్ల పెట్టె ఇంట్లో ఉంది మరియు మాకు తెలియదు వాటితో ఏమి చేయాలో మరియు మేము వాటిపై చాలా క్లాసిక్ సంగీతం పొందాము కాబట్టి ఇవి పరిశ్రమలు అవి భర్తీ చేయబడతాయి మరియు సిడి లు మీలో చాలా మంది చూశారు సిడి పరిశ్రమ వచ్చింది వెళ్ళింది ఫ్లాపీ డిస్క్ పరిశ్రమ వచ్చి వెళ్ళింది అసలు ఫ్లాపీలు 3 1 2 అంగుళాల ఫ్లాపీ డిస్క్ నేను అనుకుంటున్నాను ఇది మార్కెట్లో ఉంది బహుశా 4 లేదా 5 సంవత్సరాల క్రితం బహుశా 10 8 10 సంవత్సరాలు కానీ ఇప్పుడు మీకు ఎప్పుడైనా కంప్యూటర్లు వసతి కల్పించడానికి కూడా నిర్మించబడ్డాయి సాంకేతిక పరిజ్ఞానం నాకు ఇది సందేహం నేను అనుకోను మాకు ఫ్లాపీ డిస్క్ ల కోసం డ్రైవర్లు ఉన్నాయి కాబట్టి మీకు ఫ్లాపీ డిస్క్ ఉంటే ఇది మీకు ఉపయోగపడదు మరియు అసలు ఫ్లాపీ డిస్క్ ఫ్లాప్ అయ్యింది కాబట్టి మీకు తెలుసా నా ఉద్దేశ్యం ఫ్లాప్ కాలేదు కానీ ఇది పాతది ఎందుకంటే టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందింది భవిష్యత్తులో ఉద్యోగాల స్థిరత్వం అంటే ఇదే అప్పుడు మనము ఉద్యోగ మూల్యాంకనం యొక్క స్థిరత్వం గురించి మాట్లాడుదాము మేము ఉద్యోగాలను ఎలా అంచనా వేస్తాము ఉద్యోగాలను చాలా స్థిరంగా అంచనా వేయాలి వివిధ ఉద్యోగాలు స్థిరమైన ప్రామాణికమైన పద్ధతిలో భర్తీ చేయబడాలి కాబట్టి వారు చాలా చక్కగా చికిత్స పొందుతున్నారని ప్రజలు భావిస్తారు మార్కెట్ డేటాకు అంతర్గత పే సంబంధాలను ఎలా లింక్ చేయాలి మేము మా ఉద్యోగాలకు బెంచ్ మార్క్ ఇలాంటి ఉద్యోగాలు ఏమిటో మేము కనుగొన్నాము ప్రజలు ఎలా చేస్తున్నారు ఇలాంటి రకమైన ఉద్యోగాలను మరియు మేము వారికి పరిహారం ఇస్తాము మరియు మేము చెబుతాము మేము సరే అని చెప్పాము ఇది కనిష్టం మేము మా ఉద్యోగులకు ఇస్తాము అప్పుడు మాకు సంబంధిత కార్మిక మార్కెట్లు ఉన్నాయి కాబట్టి మాకు శ్రమ ఉంది మార్కెట్ అంటే మా సంస్థ వెలుపల పరిశ్రమలలో ఏమి జరుగుతుందో మీకు తెలుసు మరియు మాకు ఖచ్చితమైన ఉద్యోగ సరిపోలిక యొక్క హామీ అవసరం మన సంస్థలో జరుగుతున్న ఉద్యోగాలు ఏదో ఒకదానితో సమానంగా ఉన్నాయా మరొక సంస్థలో జరుగుతుందో లేదో మనం కనుగొనాలి మరియు యు వి మ్యాచ్లు ఎంత ఖచ్చితమైనవి ఆపై మనకు కూడా పే రిస్క్ రూపాలు ఉన్నాయి వాటిలో కొన్ని వ్యక్తిగత పనితీరు ఆధారంగా ఉంటాయి మరియు కొన్ని సంస్థ యొక్క లాభదాయకత ఉదాహరణకు కమీషన్లు మీరు అమ్మకందారులు గా సంపాదిస్తారు లేదా ఉద్యోగి టాప్ యాజమాన్యం ప్రణాళికలు మరియు ఈ ఎస్ ఓ పి లతో మీకు తెలుసా షరతు ఉంటే ఉద్యోగి స్టాక్స్ పెరిగితే గొప్ప మీకు లాభం వస్తుంది కానీ వారు దిగిపోతే మీరు ఓడిపోతారు మరియు అది దురదృష్టకరం మరియు చాలా ప్రజలు ఈ ఈఎస్ఓపి ల ద్వారా చాలా డబ్బును కోల్పోయారు కాబట్టి ఇది చెల్లింపు యొక్క ప్రమాదకర రూపం ఇది చాలా ఆకర్షనీయంగా ఉంది కానీ కొన్ని కారణాల మీ సంస్థ బాగా పని చేయకపోతే మీరు కోల్పోవటానికి నిలబడండి మీరు పే నిర్మాణాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు అదే సాధారణ విలువ యొక్క ఉద్యోగాలు అదే గ్రేడ్ లోకి సమూహంగా ఉండాలి మరి దీనికి విరుద్ధంగా విలువలు స్పష్టంగా తేడా ఉన్న ఉద్యోగాలు వేర్వేరు పే గ్రేడ్లు ఉండాలి పాయింట్ సమూహం యొక్క సున్నితమైన పురోగతి ఉండాలి కాబట్టి వివిధ స్థాయిలలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు మీరు ఉండకూడదు అని చెప్పడం తెలుసు కారకం బహుశా 500 1 లేదా 2 లేదా 5 లేదా అది యొక్క కారకం కావచ్చు కానీ అంతకన్నా ఎక్కువ కాదు నీకు తెలుసా ఇది సాపేక్షమైన విషయం లేదా ఉండవచ్చు అదే స్థాయిలో వైద్యులు లేదా ఏమైనా కాబట్టి నాకు ఖచ్చితంగా తెలుసు మీకు తెలుసా అది మీకు తెలుసు ఆకస్మిక ఎదుగుదల కాకూడదు ఇది సున్నితమైన పురోగతి ఉండాలి మరియు ప్రజలు తెలుసుకోవాలి వారు ఎలా పొందగలరు తదుపరి ఉన్నత స్థాయి వేతనం కొత్త వ్యవస్థ వాస్తవికంగా సరిపోతుంది సంస్థ యొక్క ప్రస్తుత కేటాయింపు కాబట్టి మీ వద్ద ఏమైనా పరిగణనలోకి తీసుకోవాలి మీకు తెలుసా మీరు ప్రయత్నిస్తున్నది ఏమైనా లేదు మీరు అమలుచేయడానికి ప్రయత్నిస్తున్నది అక్కడ ఉన్నదానిని పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి ఇది పూర్తిగా భిన్నమైనదిగా అనిపించదు పే గ్రేడ్లురైతు కన్నా చెల్లించడానికి బాగా ఉండాలి నమూనాలు మరియు సంబంధిత మార్కెట్లు మళ్లీ మేము బాహ్య ఈక్విటీ గురించి మాట్లాడుకున్నాము పరిహార సాధనాలు మాకు ఉద్యోగ ఆధారిత విధానాలు ఉన్నాయి మరియు మాకు నైపుణ్యం ఆధారిత విధానం ఉంది ఉద్యోగ ఆధారిత విధానం మీకు తెలిసిన సంపూర్ణమైన విధానం మీరు చేసే రకమైన పని చేయడం నైపుణ్యం ఆధారిత విధానం ప్రత్యేకంగా వ్యవహరిస్తుంది నైపుణ్యాల రకాలు మీరు టేబులు తీసుకువస్తారు కాబట్టి మీరు నైపుణ్యాల కోసం చెల్లించారు మీరు తీసుకువస్తారు అవుట్పుట్ కోసం కాదు అవుట్ ఫుట్ కోసం ఉద్యోగ ఆధారిత విధానాలు మీకు పరిహారం ఇవ్వడానికి అవుట్ కోసం మొత్తం మీద మరియు నైపుణ్యం ఆధారిత విధానం మీ సామర్థ్యాన్ని ఏదో ఒకటి చేయడానికి మీకు పరిహారం మేము దీనితో వ్యవహరిస్తాము మీకు తెలుసా కొంచెం సేపు తరువాత మరియు చెల్లింపు మరియు ప్రోత్సాహక వ్యవస్థలు మాకు విశ్వసనీయ అంతరం ఉంది మీకు తెలుసా మేము మాట్లాడేటప్పుడు చెల్లింపు మరియు ప్రోత్సాహక వ్యవస్థలు విశ్వసనీయ అంతరం ప్రోత్సాహకాలలో అసమానత ఫలితంగా ఉన్నత నిర్వహణ మధ్య నిర్వహణ మరియు ఫ్రంట్లైన్ కార్మికులు నిర్వహణ విశ్వాసంపై విశ్వాసం తగ్గిపోతుంది కాబట్టి అవిశ్వాసం ఒక అంశంగా ఉంది విశ్వసనీయ అంతరం వల్ల ఎదురయ్యే కొన్ని సవాళ్లు 1 మేము ఉద్యోగులు అని భావిస్తున్నాము మేము ఉన్నాము మేము అన్యాయంగా వ్యవహరించవచ్చు విశ్వసనీయ అంతరం యొక్క పర్యవసానంగా సహించదగిన పరిణామాలు ఉన్నాయి మరియు వ్యూహాలు ఉన్నాయి విశ్వసనీయ అంతరాన్ని ఎదుర్కోవటానికి కాబట్టి ఇవి కొన్ని సవాళ్ళు కొన్ని సవాళ్లు పే వ్యవస్థలకు సంబంధించి కొన్ని మారుతున్న తత్వాలు సుముఖత పెరిగాయి ప్రాథమిక శక్తి యొక్క పరిమాణాన్ని తగ్గించడం మరియు వేతనాన్ని పరిమితం చేయడం వేతనాల జీతాల ఖర్చును నియంత్రించడం మొదలైనవి డబ్బు చాలా ముఖ్యమైనదిగా మారుతోంది కాబట్టి మేము ఈ విధంగా మారుస్తున్నాము మేము మా ఉద్యోగులకు చెల్లిస్తాము మరియు సంస్థలో ఉద్యోగుల సంఖ్య తగ్గుతున్నాయి మరియు ప్రజలు ఎక్కువగా చేయటానికి ఇష్టపడతారు పోటీదారులతో పోలిస్తే ప్రాణంతో తక్కువ ఆందోళన ఉంది మరియు మరింత ఆందోళనతో కంపెనీ భరించగలిగేది మేము కార్మిక మార్కెట్ విషయంలో అంతగా ఆందోళన చెందలేదు మేము చెబుతున్నాము ఇది నేను చేయగలను ఇది నేను చేయలేను తీసుకో లేదా వదిలేయ్ కార్యక్రమాల అమలు పనితీరును ప్రోత్సహించడానికి మరియు రివార్డ్ ఇవ్వడానికి కాబట్టి మీరు ఎక్కువ చేస్తే మీరు ఎక్కువ పొందుతారు మీరు తక్కువ చేస్తే మీరు తక్కువ పొందుతారు మరియు దీనిని వేరియబుల్ యొక్క భావన అంటారు మరియు మేము తదుపరి తరగతిలో చర్చిస్తాము జీతం పరిపాలనా వ్యవస్థలు మరియు భాగాలను మార్చడం మరియు సంస్థాగత రివార్డ్ సిస్టమ్స్ యొక్క లక్ష్యాలు మరియు ఉద్యోగ మూల్యాంకనం ఆధారంగా చెల్లింపు వ్యవస్థలకు ప్రత్యామ్నాయాలు మరియు మేము తరువాతి తరగతిలో ప్రతి వ్యవస్థకు రివార్డ్ వ్యవస్థకు వెళతాము మరియు ఆశాజనకంగా 30 నిమిషాల్లో అన్నింటిని పూర్తి చేస్తాము అది మాకు ఇవ్వబడుతుంది అది చాలా కష్టం కానీ మేము ప్రయత్నిస్తాము కాబట్టి విన్నందుకు ధన్యవాదాలు మరియు నేను తదుపరి సెషన్ కోసం ఎదురు చూస్తున్నాను మీతో రివార్డ్ సిస్టంలో ధన్యవాదాలు